ఇప్పుడు ఈ ఉదాహరణ 7 ను పరిశీలించండి కాబట్టి తరువాత చిత్రం 2 18 a ఈ సర్క్యూట్ నుండి వోల్టేజ్ v1 మరియు v 2 లను కనుగొనాలి కాబట్టి ఇది వాస్తవానికి ఈ సర్క్యూట్ ఇవ్వబడింది ఇది 40 వోల్ట్ సోర్స్ 4 రెసిస్టర్ మరియు ఇది 6 Ω రెసిస్టర్ ఇవి పొలారిటీ ఇవ్వబడ్డాయి ఇప్పుడు ఏమి చేస్తున్నారో చూడండి ఇప్పుడు కొంచెం ఆగండి ఈ సర్క్యూట్ నుండి ఇది ఏమి చేస్తుందో చూడండి ఇది సర్క్యూట్ కాబట్టి ఇక్కడ దీనిని సరళమైన సిరీస్ సర్క్యూట్ గా ఉండాలి ఎందుకంటే 4 Ω తరువాత 6 Ω మరియు 40 వోల్ట్ అన్నీ సిరీస్లో ఉన్నాయి కాబట్టి అదే కరెంట్ సర్క్యూట్ ద్వారా ప్రవహిస్తుంది కాబట్టి సవ్యదిశ గా ఈ విధంగా ప్రవహించే కరెంట్ తీసుకున్నారు అంటే ఇది i ఇలా ప్రవహిస్తుంది లేదా సోర్స్ లోకి ప్రవహిస్తున్నది కానీ ఇక్కడ అర్ధం చేసుకోవటానికి ఇది i కాబట్టి i ఇక్కడ ఈ లైన్ లో ప్రవహిస్తుంది మరియు ఇక్కడ కూడా తిరిగి వస్తుంది కాబట్టి ప్రశ్న ఏమిటంటే రెసిస్టర్ వాస్తవానికి ఇక్కడ అని గుర్తించబడినది అక్కడ 4 Ω ఇక్కడ ఉంది ఆపై Ω s లా మరియు KVL ని వర్తించండి కాబట్టి KCLని ఇక్కడ KVL తో పాటు Ω s లా ని వర్తింపజేస్తుంది కాబట్టి ఇప్పుడు మొదట దీనిని శుభ్రం చేస్తాను కాబట్టి ఇప్పుడు Ω s లా నుండి ఇక్కడకు వస్తే b 1 4 i అంటే ఇది 4 4 i కానీ ఇందులో కరెంట్ పాజిటివ్ టెర్మినల్ 4 i లోకి ప్రవేశిస్తున్నది కాబట్టి ఇక్కడ వేవ్ పొలారిటీ ను పరిగణిస్తాము కరెంట్ టెర్మినల్ లోకి ప్రవేశిస్తుంది తరువాత చూద్దాం రెండూ రెసిస్టర్ వాస్తవానికి గమనించవచ్చు ఇది ఎల్లప్పుడూ పాసివ్ గా పరిశీలనలో ఉన్నదని అర్ధం కానీ టెర్మినల్ పొలారిటీ కలిగి ఉన్నందున ఇది మరియు ఇది కరెంట్ టెర్మినల్ లోకి ప్రవేశిస్తుంది కాబట్టి v2 6 I అవుతుంది కాబట్టిఇంతకు ముందు చర్చించినట్లు గా ఇది టెర్మినల్ లోకి ప్రవేశించేటప్పుడు v1 విలువ 4 i అవుతుంది మరియు ఇక్కడ టెర్మినల్ లోకి ప్రవేశిస్తుంది కాబట్టి v2 6 i అవుతుంది కాబట్టి లూప్ చుట్టూ KVL ను వర్తింపజేయండి ఇప్పుడు KVL ను ఈ లూప్ లో వర్తింపచేయండి కాబట్టి ఇలా కదిలేటప్పుడు నేను సవ్యదిశ వారీగా కదులుతున్నాను కాబట్టి మళ్ళీ అవగాహన కోసం మొదట్లో నేను చూపించిన ప్రతిదీ చూపిస్తున్నాను నేను సవ్యదిశలో కదులుతున్నానని అనుకుందాం కాబట్టిఇది టెర్మినల్ అయితే సవ్యదిశ వారీగా తరలించండి కాబట్టి మొదట అది టెర్మినల్ 40 వోల్ట్ సోర్స్ ఎదుర్కొంటుంది అంటే ఇది ఇక్కడ వ్రాసేటప్పుడు 40 ఉంటుంది అప్పుడు సవ్యదిశ వారీగా కదిలేటప్పుడు ఇది మొదట టెర్మినల్ను ఎదుర్కొంటుంది కాబట్టి ఇది v1 అవుతుంది అప్పుడు ఇలా కదులుతున్నప్పుడు అది ఇక్కడకు వస్తుంది కాబట్టి ఇది టెర్మినల్ ఎదుర్కొంటుంది కాబట్టి v 2 0 కాబట్టి 40 v 1 v 2 0 ఇప్పుడు v1 4I ఇంతకు ముందు చూశాను కాబట్టి అది తరువాత చూపబడుతుంది కాబట్టి 40 v 1 4I ఎందుకంటే v 1 మరియు v 2 టెర్మినల్ లోకి ప్రవేశిస్తుంది అని చూసాము కాబట్టి ఇది v 2 6 i 0 అంటే సర్క్యూట్ను వాస్తవానికి పరిష్కరిస్తే 4 i 10 i నిజానికి 10 i 40 అంటే i 4 ఆంపియర్ కాబట్టి నేను దానిని శుభ్రం చేస్తాను ఇది నేను తరువాత చేస్తాను కాని అవగాహన కోసం నేను దీనిని చూపిస్తాను కాబట్టి నేను దానిని శుభ్రం చేస్తాను కాబట్టి ఇది వాస్తవానికి i 4 ఆంపియర్ అంటే 40 v 1 v 2 కాబట్టిచర్చలో v 1 4 i మరియు v 2 6 i ఉంచాను సమీకరణ సంఖ్యలన్నీ 1 2 ఇవ్వబడ్డాయి కాబట్టి ఉంచినట్లయితే అది 10 i 40 i 4 ఆంపియర్ అవుతుంది అంటే i సమీకరణం 1 లో ఉంచితే అది v1 16 వోల్ట్ అవుతుంది ఎందుకంటే v 1 4 i కాబట్టి 4 i i 4 ఆంపియర్ మరియు v2 6 i 4 అంటే v 2 24 వోల్ట్ ఎందుకంటే v2 6 i v 2 24 వోల్ట్ అంటే ఇక్కడ పొలారిటీ v 2 ఇది 24 అంటే వాస్తవానికి రివర్స్ లో ఉంది అది వాస్తవానికి అవుతుంది ఆపై అది అని అర్ధమవుతుంది కాబట్టి తదుపరిది డిపెండెంట్ సోర్స్ ని చూద్దాము నెమ్మదిగా మరియు నెమ్మదిగా ఇప్పుడు కొంచెం కఠినమైన సర్క్యూట్ సమస్యలను చూద్దాము అంటే మృదుత్వం యొక్క డిగ్రీ నెమ్మదిగా మరియు నెమ్మదిగా తగ్గుతుంది మరియు కాఠిన్యం నెమ్మదిగా మరియు నెమ్మదిగా పెరుగుతుంది ఈ సర్క్యూట్ లో ఈ విషయం v0 మరియు i0 ని కనుగొనవలసి ఉంటుంది ఇప్పుడు ఇది సర్క్యూట్ సవ్యదిశ వారీగా దిశను తీసుకుంటుంది అపసవ్యదిశ వారీగా తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఎటువంటి సమస్య ఉండదు కాబట్టి ప్రశ్న ఏమిటంటే ఇది ఇక్కడ 6 వోల్ట్ సోర్స్ ఉంది ఇక్కడ 12 వోల్ట్ పొలారిటీ గుర్తుగా ఉంది మరియు ఇది 2Ω రెసిస్టెన్స్ మరియు ఇది 2v0 డిపెండెంట్ వోల్టేజీలు మరియు ఈ v0 ఇక్కడ ఉంది ఈ v0 వాస్తవానికి 3Ω రెసిస్టర్ వద్ద ఉంది మరియు ఈ కరెంట్ టెర్మినల్ లూప్లోకి ప్రవేశిస్తోంది ఇది నేను సవ్య దిశలో తీసుకున్నాను కాబట్టి కరెంట్ టెర్మినల్ లోకి ప్రవేశిస్తుంది ఇక్కడ కూడా టెర్మినల్లోకి ప్రవేశిస్తుంది ఇక్కడ కరెంట్ టెర్మినల్ లోకి ప్రవేశిస్తుంది మరియు ఇక్కడ కరెంట్ టెర్మినల్ లోకి ప్రవేశిస్తుంది కాబట్టి v0 మరియు i విలువలను కనుగొనాలి ఆంటే ఈ v0 మరియు కరెంట్ i కాబట్టి ఇప్పుడు మొదట KVLను వర్తింప చేయాలి KVL ను వర్తింపజేస్తే సవ్యదిశ వారీగా కదులుతున్నాయని చూడండి నేను దాన్ని చేస్తున్నాను 2 3 సమస్య తరువాత నేను దాన్ని మళ్లీ చేయను ఇప్పుడు ఆ సమయానికి ఈ భావన స్పష్టంగా ఉంటుంది కాబట్టి నేను ఈ విషయాన్ని సవ్యదిశ వారీగా కదిలిస్తున్నాను కాబట్టి ఈ సవ్యదిశ వారీగా నేను కదులుతున్నాను మరియు సవ్యదిశ వారీగా నేను కదులుతున్నాను కాబట్టి నేను సవ్యదిశ వారీగా కదిలిన వెంటనే 6 మొదట వస్తుంది ఎందుకంటే ఇది నెగిటివ్ టెర్మినల్ను ఎదుర్కొంటుంది కాబట్టి ఇది 6 ఉంటుంది అప్పుడు ఇక్కడ ఇది వోల్టేజ్ నేను గుర్తించలేదు కాబట్టి ఇది టెర్మినల్ అది ప్రవేశిస్తోంది ఇది వాస్తవానికి వోల్ట్ డ్రాప్ అవుతుంది ఇది Ωs'లా తరువాత వోల్టేజ్ డ్రాప్ ఉంటుంది అంటే iR కాబట్టి ఇది 2 i అవుతుంది కాబట్టి అది టెర్మినల్ అది 2 i వస్తుంది అప్పుడు మళ్ళీ అది టెర్మినల్ వస్తుంది కాబట్టి 2 v0 కాబట్టి ఇది 2 v0 అప్పుడు ఇక్కడ అది టెర్మినల్ మొదట వస్తుంది కాబట్టి 2 మరియు ఇక్కడ అది టెర్మినల్ లోకి ప్రవేశిస్తోంది కాబట్టి ఇది v0 0 కాబట్టి 6 2 i ఎందుకంటే v iR R 2 టెర్మినల్ మొదట వస్తుంది కాబట్టి 2 i ఇక్కడ కూడా టెర్మినల్ మొదట వస్తుంది కాబట్టి 2 v0 ఇక్కడ టెర్మినల్ మొదట వస్తుంది కాబట్టి 2 ఎందుకంటే ఇక్కడ కూడా వోల్టేజ్ సోర్స్ ఈ సిద్ధాంతంలో టెర్మినల్ వోల్టేజ్ v0 ఇవ్వబడుతుంది కాబట్టి ఇది v0 అవుతుంది మరియు v0 విలువ 3 i అవుతుంది అది తరువాత చూద్దాం కాబట్టి ఇది సమీకరణం 0 కాబట్టి ఈ సమీకరణాన్ని వ్రాస్తే నేను ఇక్కడ వ్రాసినది 6 2 i 2 v0 2 v0 0 లేదా 6 మరియు 2 కలిగి ఉంది కాబట్టి 8 2 i 2 v0 v0 0 ఇది సమీకరణం 1 కాబట్టి ఇప్పుడు 6Ω రెసిస్టర్కు Ω' లా ని వర్తింపజేయండి ఎందుకంటే ఇది నేను ఇప్పుడే చెప్పాను v0 3 i ఈ కరెంట్ ఇక్కడ ప్రవేశిస్తున్నందున ఇది టెర్మినల్ కాబట్టి v0 3 i కాబట్టి ఇది v0 3 i కాబట్టి ఈ v0 3 i సమీకరణం 2 లో ప్రతిక్షేపించండి అలా చేస్తే అది 8 2 i 3 i 0 అంటే 8 i i 8 ఆంపియర్ కాబట్టి i 8 ఆంపియర్ అంటే వాస్తవానికి కరెంట్ సవ్యదిశల వారీగా దిశను తీసుకుంది వాస్తవానికి కరెంట్ వేరే దిశలో ప్రవహిస్తుంది కాబట్టి దీని అర్థం i 8 ఆంపియర్ ఉన్నప్పుడు అది 8 ఉంటే అంటే కరెంట్ వాస్తవానికి ఇలా ప్రవహిస్తోంది ఇది ఇలా ప్రవహిస్తోంది ఈ 8 ఆంపియర్ కరెంట్ ఇలా ప్రవహిస్తుంది కాబట్టి ఇక్కడ i మరియు v0 3 i వచ్చింది ఎందుకంటే కరెంట్ టెర్మినల్కు చేరుకుంటుంది కాబట్టి v0 3 i కాబట్టి v0 3 i 8 కాబట్టి v0 24 వోల్ట్ కాబట్టి దానిని చూస్తే v0 24 వోల్ట్ అది అంటే దానిని చూస్తే అది మరోసారి ఆ కరెంట్ వాస్తవానికి ఈ దిశలో ప్రవహిస్తుంది అది ఉన్నందున అంటే కరెంట్ అపసవ్య దిశలో ప్రవహిస్తుంది కాబట్టి మనకి v0 24 వోల్ట్ వచ్చింది కాబట్టి ఆ పాసివ్ ఎలిమెంట్ రెసిస్టర్లు పాసివ్ ఎలిమెంట్ అని తెలిస్తే ఇవి కూడా రెసిస్టర్ పాసివ్ ఎలిమెంట్ కాబట్టిమీరు పరిశీలిస్తే కరెంట్ పాజిటివ్ టెర్మినల్ లేదా నెగటివ్ టెర్మినల్ లోకి ప్రవేశిస్తుంది అని కనుగొంటారు కాబట్టిఇప్పుడు ఏమైనా ఈ సర్క్యూట్ కోసంపవర్ బ్యాలెన్స్ సమీకరణంగా మార్చడానికి ప్రయత్నిస్తే ఏ సోర్స్ గ్రహిస్తుందో ఏ సోర్స్ సరఫరా చేస్తుందో తెలుసుకోవచ్చు మరియు పవర్ బ్యాలెన్స్ కూడా పొందవచ్చు కాబట్టి ఏమైనప్పటికీ నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టి అది వరకు ఉంది కాబట్టి ఇది ఇప్పుడు ఇది అలా ఉంది నేను ఏమి సూచిస్తున్నానంటే ఈ సమస్య కోసం పవర్ బ్యాలెన్స్ ఈక్వేషన్ మీరు పొందుతారు మరియు సరఫరా చేసిన పవర్ గ్రహించబడిన పవర్ అని చూస్తుంది కాబట్టి ఇది మరొక సమస్య ఈ సందర్భంలో మరియు ఈ సందర్భంలో ఏమి జరుగుతుందంటే ఇంకొక విషయం నన్ను చెప్పనివ్వండి ఈ సందర్భంలో v0 ఇంకొక విషయం నేను చెప్పాలి అప్పుడు అది చాలా సులభం అవుతుంది కాబట్టి ఈ వోల్టేజ్ ఇక్కడ v ఈ వోల్టేజ్ కాబట్టి ఈ వోల్టేజ్ వద్ద అంటే v వోల్ట్ కాబట్టి వాస్తవానికి v 2 i అంటే అసలు i విలువ 8 లభించింది అంటే 2 8 అంటే 16 వోల్ట్ 16 వోల్ట్ మీకు V 16 వోల్ట్ వచ్చిన వెంటనే కరెంట్ ఈ దిశలో ప్రవహిస్తుంది కాబట్టి స్వయంచాలకంగా ఊహించినట్లైతే ఈ టెర్మినల్ నేను ఇక్కడ గుర్తించాను లేదా దీని కోసం గుర్తిస్తే ఈ టెర్మినల్ ఉంటుంది ఈ టెర్మినల్ ఉంటుంది మరియు కరెంట్ 8 ఆంపియర్ కరెంట్ ఇలా ప్రవహిస్తుంది కాబట్టి వాస్తవానికి v 2i i 8 తీసుకుంటే 16 వోల్ట్ పొలారిటీ రివర్స్ అవుతుంది కాబట్టి అసలు పొలారిటీ ఇది ఇది మరియు ఈ కరెంట్ ప్రవేశిస్తుంది అని చూడండి అది ఒక రెసిస్టర్ అది రెసిస్టర్ లోకి ప్రవేశిస్తుందని తెలుసు కాబట్టి కరెంట్ పాజిటివ్ టెర్మినల్ లోకి ప్రవేశిస్తుంది మరియు ఇక్కడ కూడా కరెంట్ పాజిటివ్ టెర్మినల్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి నేను ప్రతిదీ చెప్పాను భావన అంతా స్పష్టంగా అర్ధం చేసుకోవాలి ఇదే విశ్లేషణ AC సర్క్యూట్ లకి కూడా వర్తిస్తుంది మీరు DC సర్క్యూట్ లని బాగా అర్దముచేసుకుంటే AC సర్క్యూట్ లు చాలా సరళంగా అర్థమవుతాయి కాబట్టి ఈ కోర్సు యొక్క కేటాయింపు యొక్క కోణం నుండి గ్రహించిన పవర్ లేదా సరఫరా చేయబడిన పవర్ ను కనుగొన్నారు ఇప్పుడు మరొక దానిని తీసుకుందాం ఈ చిత్రం 2 యొక్క సర్క్యూట్ లో i0 మరియు v0 ను కనుగొనాలి ఇవి సిరీస్ పారలెల్ గా ఉంటాయి ఇవి 3 అంశాలు పారలెల్ గా ఉంటాయి మొత్తం 3 అంశాలు పారలెల్ గా ఉంటాయి కాబట్టి ఒక కరెంట్ సోర్స్ ఉంది అది డిపెండెంట్ కరెంట్ సోర్స్ i0 మరియు ఇది వోల్టేజ్ v0 మరియు ఇది 3 ఆంపియర్ కరెంట్ సోర్స్ మీరు i0 మరియు v0 లను కనుగొనవలసి ఉంటుంది కాబట్టి ఇది ఏమి చేస్తుంది ఇది ఒక నోడ్ ఈ నోడ్ వద్ద KCL ను వర్తింప చేయండి కాబట్టి KCL ను వర్తింపజేస్తే అది ఎలా చేస్తారు నేను దీనిని చేసి చూపిస్తాను కాబట్టి ఇది 3 ఆంపియర్ కరెంట్ కాబట్టి 3 ఆంపియర్ కరెంట్ వాస్తవానికి ఈ నోడ్లోకి ప్రవేశిస్తుంది ఇది 3 ఆంపియర్ కరెంట్ నోడ్లోకి ప్రవేశిస్తుంది మరియు ఈ కరెంట్ ఇది నోడ్ a లోకి ప్రవేశిస్తుంది మరియు ఇది 0 5 i0 కాబట్టి ఈ కరెంట్ 0 5 i0 కూడా నోడ్ a లోకి ప్రవేశిస్తుంది మరియు ఈ కరెంట్ i0 నోడ్ a నుండి బయటికి వస్తుంది అందువల్లనోడ్ a వద్ద KCL ను వర్తింపజేస్తే అప్పుడు నోడ్ a బయటకు వెళ్లే కరెంట్ i0 నోడ్ a లోపలకి ప్రవేశించే 2 కరెంట్ అవుతుంది కాబట్టి వాస్తవానికి సాధారణంగా ఒక నోడ్ వద్ద లోపలకి ప్రవేశించే మొత్తం కరెంట్ బయటకు వెళ్లే మొత్తం కరెంట్ అవుతుంది ఇక్కడ బయటకు వెళ్లే కరెంట్ i0 కాబట్టివాస్తవానికి i0 3 0 కాబట్టి దాని నుండి మీరు i0 ను కనుగొనవచ్చు అంటే 0 5i0 3 ఎందుకంటే i0 0 కాబట్టి i0 6 ఆంపియర్ అర్థమైందా మీకు అర్థమైందని అనుకుంటాను కాబట్టి దాన్ని శుభ్రం చేద్దాం కాబట్టి నేను ఇక్కడ మీకోసం చేశాను క్షమించండి కాబట్టి i0 3 0 5 i0 అయితే i0 6 ఆంపియర్ ఇప్పుడు v0 4 i0 కాబట్టి ఈ కరెంట్ టెర్మినల్ లోకి ప్రవేశిస్తుంది కాబట్టి Ωs లా నుండి v0 4 i0 కాబట్టి i0 6 ఆంపియర్ల ను పొందాను కాబట్టి v0 4 6 అవుతుంది కాబట్టి 24 వోల్ట్ కాబట్టి v0 24 వోల్ట్ ఇక్కడ కూడా మీరు గ్రహించిన లేదా సరఫరా చేయబడిన పవర్ ని కనుగొంటారు దీనిని నేను చేయలేదు ఇది ఒక అభ్యాసం ఎలక్ట్రికల్ ఎలిమెంట్స్ యొక్క గ్రహించిన లేదా సరఫరా చేయబడిన పవర్ ని మీరు కనుగొనండి కాబట్టి ఇప్పుడు తదుపరిది సిరీస్ పారలెల్ సర్క్యూట్ ఒక సర్క్యూట్ ఇవ్వబడింది మీరు i 1 మరియు v0 ను కనుగొనాలి i 1 ఈ కరెంట్ అని తెలుసుకోవాలి i 1 ఈ కరెంట్ మరియు v0 ఈ వోల్టేజ్ అన్ని విషయాలు ఇవ్వబడ్డాయి ఇది 10 ఆంపియర్ కరెంట్ సోర్స్ ఇక్కడ 10 వోల్ట్ వోల్టేజ్ సోర్స్ 10 ఆంపియర్ కరెంట్ సోర్స్ కలిగి ఉంది ఇక్కడ 5 Ω రెసిస్టర్ ఉంది ఇక్కడ 5 Ω రెసిస్టర్ ఉంది మరియు ఈ 10 Ω రెసిస్టర్ వోల్టేజ్ v0 వద్ద ఉంది ఇది లూప్ 1 ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ కరెంట్ i1 ఈ బ్రాంచ్ కరెంట్ ను నన్ను గుర్తించనివ్వండి కాబట్టి ఈ బ్రాంచ్ కరెంట్ ఇది i1 ఇది ఇక్కడ గుర్తించబడింది ఈ i1 మరియు ఈ 10 ఆంపియర్ కరెంట్ సోర్స్ కాబట్టి ఈ 10 ఆంపియర్ కరెంట్ కూడా ఇక్కడ ప్రవేశిస్తుంది కాబట్టి నేను ఇక్కడ బయటకు వెళ్లే కరెంట్ తీసుకుంటే అది i 1 10 అని సూచిస్తుంది ఇది నోడ్ a అని అనుకుందాం ఇది నోడ్ a ఇది నోడ్ a అయితే కాబట్టి ఈ కరెంట్ i అప్పుడు బయటకు వెళ్లే కరెంట్ అది కరెంట్ i లోపలికి వచ్చే కరెంట్ i 1 అవుతోంది అంటే i i 1 10 కాబట్టి i అని వ్రాసే బదులు నేరుగా ఈ బ్రాంచ్ గుండా ప్రవహించే కరెంట్ i 1 10 అని రాయవచ్చు కాబట్టి దాన్ని శుభ్రం చేయనివ్వండి కాబట్టి ఈ విషయం అర్థమైందని ఆశిస్తున్నాను కాబట్టి ఇక్కడ కూడా ఇప్పుడు KVLను లూప్ 1 లో వర్తింపచేయాలి కాబట్టి ఈ లూప్ 1 వర్తిస్తుంది మరియు సవ్యదిశ వారీగా సవ్యదిశ వారీగా కదులుతుంది కాబట్టి సవ్యదిశ వారీగా కదిలిస్తే మళ్ళీ సవ్యదిశ వారీగా కదిలితే అంటేమనం ఇలా కదిలితే మనం ఇలా కదిలితేమనం ఇలా కదిలితే ఈ సవ్యదిశ వారీగా కదులుతుంది ఇది సవ్యదిశ వారీగా కదులుతుంది తదనుగుణంగా మొదటి పదం 10 వోల్ట్ ఇందులో ఎదుర్కొంటుంది 10 వోల్ట్ కాబట్టి 10 వ్రాస్తాము అప్పుడు రెండవ విషయం ఏమిటంటే ఇక్కడ మనం గుర్తించబడలేదు కాబట్టి నేను గుర్తించినట్లయితే ఇది నా మరియు ఇది ఇవ్వకపోయినా దీనిని గుర్తించాలి మరియు సవ్యదిశ వారీగా దిశను తీసుకుంటే ఈ సందర్భంలో రెసిస్టర్ ఒక పాసివ్ ఎలిమెంట్ అని అనుకుందాం మరియు అది గమనిస్తే కరెంట్ పాజిటివ్ టెర్మినల్ లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఇక్కడ కరెంట్ పాజిటివ్ టెర్మినల్లోకి ప్రవేశిస్తుంది మరియు ఈ బ్రాంచ్ ద్వారా ప్రవహించే ఈ కరెంట్ i 1 అంటే Ωs లా ప్రకారం ఇది 5 i1 అవుతుంది కాబట్టి 10 5 i1 ఇప్పుడు మీరు దీని దగ్గరకు వెళితే కాబట్టి ఇది వాస్తవానికి 10 Ω ఈ 10 Ω రెసిస్టెన్స్ i 1 10 లేదా ఈ సమీకరణాన్ని కూడా వ్రాయవచ్చు అంటే అది 10 5 i 1 v0 మరియు v0 అనేది వాస్తవానికి కరెంట్ i 1 10 ఈ పాజిటివ్ టెర్మినల్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఇది 10 i 1 10 అవుతుంది ఇది i 1 ఇది i1 10 కాబట్టి నేరుగా ఇది 0 కు సమానం అని నేను వ్రాస్తున్నాను కాబట్టి నేను చాలాసార్లు సమీకరణం వ్రాసేటప్పుడు కుడివైపు 0 రాయడం నేను అనుకోకుండా మరచిపోతున్నాను ఆశాజనకంగా నేను ఇప్పటి వరకు మిస్ చేయలేదుకానీ అలా జరగడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను 10 5i 1 10 i1 10 0 అని వ్రాస్తున్నాను ఇప్పుడు దీనిని సరళీకృతం చేయండి రెండు వైపులా వాస్తవానికి 5 ద్వారా భాగించండి కాబట్టి ఇది 2 i 1 2i1 20 0 అంటే ఈ సమీకరణం రెండు వైపులా 5 ద్వారా భాగిస్తాము కాబట్టి i 1 విలువ 6 ఆంపియర్ వస్తుంది i1 6 ఆంపియర్ అంటే ఈ బ్రాంచ్ లో కరెంట్ దిశ ఇతర దిశలో ప్రవహిస్తుంది కాబట్టి i 1 6 అంటే వాస్తవానికి 6 ఆంపియర్ కరెంట్ ఈ దిశలో ప్రవహిస్తుంది తదనుగుణంగా ఫలితం లభిస్తుంది కాబట్టి నేను దానిని శుభ్రం చేస్తాను కాబట్టి ఇప్పుడు నేను ఇంతకు ముందు చూపినట్లుగా v0 10 i1 10 అవుతుంది కాబట్టి i 1 విలువ 6 కాబట్టి ఇది 10 6 10 అంటే 40 వోల్ట్ అవుతుంది కాబట్టి v0 40 వోల్ట్ ఇప్పుడు i 1 6 ఆంపియర్ అంటే దీని అర్ధం 6 ఆంపియర్ కరెంట్ 10 వోల్ట్ వోల్టేజ్ సోర్స్ లోకి ప్రవహిస్తుందని అర్థం నేను చెప్పినట్లు గా i 1 విలువ 6 అని అంటే ఇది ఈ దిశలో ప్రవహిస్తుంది దానిలో ప్రవేశించడం 6 అంటే ఈ దిశలో ప్రవహిస్తుంది ఈ దిశలో కరెంట్ ప్రవహిస్తుంది ఆపై టెర్మినల్ లోకి ప్రవేశిస్తుంది నా ఉద్దేశ్యం అంటే ఈ 10 వోల్టేజ్ సోర్స్ వాస్తవానికి పవర్ ని గ్రహిస్తుంది ఎందుకంటే ఇది టెర్మినల్ నుండి బయలుదేరినప్పుడు అది సరఫరా చేయబడుతుంది మరియు టెర్మినల్ లోకి ప్రవేశించేటప్పుడు అది పవర్ ని గ్రహిస్తుంది కాబట్టి నేను దానిని శుభ్రం చేద్దాం కాబట్టి ఇప్పుడు 10Ω రెసిస్టర్ ద్వారా ప్రవహించే కరెంట్ ఇది కూడా 4 ఆంపియర్ ఇవ్వబడుతుంది కాబట్టి 10Ω రెసిస్టర్ ద్వారా కరెంట్ ఇది కూడా చెప్పబడుతుంది కాబట్టి ఈ సమయంలో వోల్టేజ్ సోర్స్ పవర్ ని గ్రహిస్తుంది అని చెప్పాను కాబట్టి ఇక్కడ కూడా ప్రతి ఎలక్ట్రిక్ ఎలిమెంట్ ద్వారా గ్రహించబడిన లేదా సరఫరా చేయబడిన పవర్ ని కనుగొంటారు రెసిస్టర్ పవర్ ని గ్రహిస్తుంది కాబట్టి ఇది కూడా పవర్ ని గ్రహిస్తుంది అప్పుడు ఇది సరఫరా చేస్తుంది కాబట్టి తదనుగుణంగా మనం కనుగొనాలి పవర్ విలువ సమీకరణం సరిపోలుతుందని చూడండి ఇప్పుడు మరొకటి కాబట్టి ఇది ఈ చిత్రం 2 లో చూపిన సర్క్యూట్లో కరెంట్ మరియు వోల్టేజ్లను కనుగొనండి కరెంట్ మరియు వోల్టేజ్ను కనుగొనండి కాబట్టి ఒక కరెంట్ i1 ఉంది ఇది i2 ఈ బ్రాంచ్ లో ఉంది మరియు ఇక్కడ i 3 ఉంది కాబట్టి ఈ వోల్టేజ్ ఇక్కడ గుర్తించబడింది మరియు అన్ని పొలారిటీలు ఇక్కడ గుర్తించబడ్డాయి ఇది v1 ఇది v2 మరియు ఇది v3 v1 అనేది 16 Ω రెసిస్టెన్స్ వద్ద వోల్టేజ్ v 2 అనేది 6Ω రెసిస్టెన్స్ వద్ద వోల్టేజ్ మరియు v3 అనేది 12Ω రెసిస్టర్ వద్ద వోల్టేజ్ నేను సవ్యదిశ వారీగా తీసుకున్న 2 లూప్స్ ఉన్నాయి 2 లూప్స్ లో ఒక లూప్ ఇక్కడ ఉంది ఒక లూప్ ఇక్కడ ఉంది మరియు ఈ సర్క్యూట్లో కరెంట్స్ మరియు వోల్టేజీలు కనుగొనాలి ఇక్కడ గుర్తించిన విధంగా కనుగొనాలి తరువాత మీరు i 1 i2 i 3 ఆపై v 1 v 2 v 3 ఒక వోల్టేజ్ సోర్స్ మాత్రమే ఉంది కాబట్టి ఇప్పుడు నోడ్ p వద్ద ఉన్న పాయింట్ వద్ద KCL ను వర్తింపచేయాలి ఇది నోడ్ ఇది నోడ్ p ఇది నోడ్ p కొంచెం వేచి ఉండండి ఇది నోడ్ p కాబట్టిఇక్కడ ఈ నోడ్ p వద్ద KCL ను వర్తింపజేస్తే i 1 పాయింట్ p లోకి ప్రవేశిస్తుంది i2 మరియు i 3 పాయింట్ p ను వదిలి వెళుతున్నాయి అంటే i1 i2 i3 అది KCL కాబట్టి నేను దీనిని శుభ్రం చేస్తాను కాబట్టి ఇప్పుడు అది i 1 i2 i 3 ఇప్పుడు KVL ను లూప్ 1 కు వర్తింపజేస్తాను KVL ను లూప్ 1 కు వర్తింపజేస్తే అనేక విషయాలు చెప్పబడ్డాయి కాబట్టి ఇలా కదిలితే టెర్మినల్ మొదట వస్తుంది ఎందుకంటే సవ్యదిశ వారీగా కదులుతోంది కాబట్టి ఇది 60 అప్పుడు అది v1 ఇది సవ్యదిశ వారీగా కదులుతోంది కాబట్టి టెర్మినల్ మొదట వస్తుంది నేను నీలి రంగు సిరా ద్వారా మళ్లీ మళ్లీ చూపించడం లేదు కాబట్టి ఇది ఇప్పుడు అర్థం చేసుకోగలము ఇది సవ్యదిశ వారీగా కదులుతుంది ఇది ఇప్పుడు టెర్మినల్ మొదట వస్తుంది కాబట్టి అందుకే ఇది v1 మరియు ఇక్కడ కూడా ఈ లూప్లో కదిలేటప్పుడు అది టెర్మినల్ మొదట వస్తుంది కాబట్టి v 2 0 ఇది లూప్ 1 మరియు మరియు మీరు సవ్యదిశ వారీగా కదిలేటప్పుడు KVL ను లూప్ 2 లో వర్తింపచేయండి కాబట్టిమొదట టెర్మినల్ మొదట వస్తుంది ఇది v3 అప్పుడు మీరు సవ్యదిశ వారీగా టెర్మినల్ మొదట వస్తుంది v 2 0 అవుతుంది కాబట్టి v 2 v3 0 అంటే సవ్యదిశ వారీగా కదిలితే మొదట టెర్మినల్ వస్తుంది v 2 మరియు తరువాత టెర్మినల్ మొదట వస్తుంది v3 అని నేను వ్రాస్తున్నాను కాబట్టి v 2 v 3 అదే విషయం 0 కాబట్టి v 3 v 2 మరియు Ωs లా ప్రకారం Ωs లా ప్రకారం సవ్యదిశ వారీగా తీసుకుంటే ఈ కరెంట్ i1 పాజిటివ్ టెర్మినల్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి v 1 16 i1 ఎందుకంటే ఈ బ్రాంచ్ ద్వారా కరెంట్ ప్రవహిస్తుంది అప్పుడు పాజిటివ్ టెర్మినల్ లోకి ప్రవేశిస్తుంది కాబట్టి v 1 16 i 1 అవుతుంది అదేవిధంగా v2 తీసుకుంటే i2 వాస్తవానికి పాజిటివ్ టెర్మినల్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి v2 విలువ 6 i2 అవుతుంది కాబట్టి v2 విలువ 6 i2 అవుతుంది ఇక్కడ v2 6 i2 మరియు ఇక్కడ i3 పాజిటివ్ టెర్మినల్లోకి ప్రవేశిస్తే v3 విలువ 12 i3 అవుతుంది కాబట్టివాస్తవానికి v3 12 i3 కాబట్టి v1 v2 v3 అన్నీ i1 ఇది i2 i 3 దాని పరంగా పొందాము ఇప్పుడు సమీకరణం 3 నుండి అంటే 3 సమీకరణం నుండి v3 v 2 అంటే v 3 12 i 3 మరియు v 2 6 i2 అంటే i2 2 i 3 కి సంబంధం ఉంది నా ఉద్దేశ్యం ఏమిటంటే సరళ సమీకరణాన్ని పరిష్కరించే మార్గం ద్వారా వీటిని చేయాలి కాబట్టి 1 మరియు 4 సమీకరణం 1 మరియు 5 సమీకరణం ను పొందండి కాబట్టి సమీకరణం 1 రండి ఇది సమీకరణం ఒక సమీకరణం 5 అంటే i2 2 i 3 కాబట్టి ఇక్కడ i2 2 i3 ఉంచండి కాబట్టి అలా చేస్తే నాకు i1 i2 i 3 i2 2 i 3 లభిస్తుంది కాబట్టి i1 3 i3 కాబట్టి సమీకరణం 4 నుండి ఈ సమీకరణం 4 నుండి V1 16 i 1 మరియు v 2 6 i2 ను సమీకరణం 2 లో ప్రతిక్షేపించండి 60 16 i 1 6 i2 0 లేదా రెండు వైపులా 2 తో భాగించండి కాబట్టి క్షమించండి 30 8 i 1 3 i2 0 ఇప్పుడు i 1 3 i 3 మరియు i2 2 i 3 సమీకరణం 7 లో ప్రతిక్షేపించండి ఇవన్నీ i1 3 i 3 మరియు i2 2 i 3 అన్నీ గణితశాస్త్రంలో చేయవలసి ఉంది మరియు ఒకదాని తరువాత ఒకటి ఉంచాలి కాబట్టి దానిని చూపించకపోయినా అర్ధమవుతుంది అలా చేస్తే అది 30 8 3 i3 3 2 i3 0 లేదా 24 i3 6 i3 30 లేదా i3 1 ఆంపియర్ మరియు i2 2 i 3 ను ఈ దిశ గా చూశాను కాబట్టి i2 2 ఆంపియర్ మరియు i1 3 i 3 i 3 1 ఆంపియర్ కాబట్టి i1 3 ఆంపియర్ ఇప్పుడు v 1 16 i 1 కాబట్టి 16 3 కాబట్టి 48 వోల్ట్ v 2 6 i2 కాబట్టి 6 i2 కాబట్టి 6 2 ఎందుకంటే i2 2 ఆంపియర్ కాబట్టి 12 వోల్ట్ మరియు v 3 12 i 3 12 1 12 వోల్ట్ కాబట్టి ఇవి సులభంగా పరిష్కరించగలము మీరు చేయవలసిందల్లా సమీకరణాన్ని ఒకదానికొకటి ఉంచడం వలన దీన్ని ఎంత త్వరగా పరిష్కరించగలమో తెలుసుకోగలము మరియు ఇక్కడ చిత్రం 2 23 లో చూపిన సర్క్యూట్లో వోల్టేజ్ v0 ను v1 మరియు v2 ను కూడా కనుగొనండి కాబట్టి ఇది సర్క్యూట్ ఇది 4 ఆంపియర్ కరెంట్ సోర్స్ ఇది ఒక 10Ω రెసిస్టర్ ఇది ఒక వోల్టేజ్ సోర్స్ క్షమించండి ఒక రెసిస్టర్ అంటే 2Ω దీని వద్ద వోల్టేజ్ v0 ఇక్కడ వోల్టేజ్ v2 ఆపై ఇక్కడ వోల్టేజ్ v1 మరియు 2 5Ω వద్ద వోల్టేజ్v1 ఇది కరెంట్ సోర్స్ 5 i1 డిపెండెంట్ కరెంట్ సోర్స్ ఇది 5 i 1 మరియు i ఇక్కడ ప్రవహిస్తుంది కాబట్టి ఇది 4 ఆంపియర్ కరెంట్ సోర్స్ ఈ బ్రాంచ్ ద్వారా ప్రవహించే కరెంట్ i2 ఇది i 1 కరెంట్ i 3 గుండా ప్రవహిస్తుంది కాబట్టిఈ చిత్రంలో చూపిన సర్క్యూట్లో వోల్టేజ్ v0 ను v1 మరియు v 2 లను కనుగొనండి అంటేమీరు v0 ను అదేవిధంగా v1 మరియు v2 లను కనుగొనాలి కాబట్టి నోడ్ 1వద్ద KCL ను వర్తింపజేస్తే ఇది నోడ్ 1 గుర్తించబడింది నోడ్ 2 గుర్తించబడింది రేఖాచిత్రం లో చూసినట్లయితే నోడ్ 1 ఇక్కడ KCL ను వర్తింపజేస్తున్నామని చూడవచ్చు KCL ను వర్తింపజేస్తే i1 i2 4 ఎందుకంటే ఇది 4 ఆంపియర్ కరెంట్ సోర్స్ కాబట్టి ఈ 4 ఆంపియర్ కరెంట్ సోర్స్ ఇక్కడ ప్రవేశిస్తోంది మరియు ఇది i2 బయటకు వెళుతుంది i1 కూడా బయటకు వెళుతుంది కాబట్టి లోపలకు ప్రవేశించే కరెంట్ 4 i 1 i2 కాబట్టి i 1 i2 4 కాబట్టి నేను దీన్ని శుభ్రం చేస్తాను కాబట్టి నోడ్ 2 వద్ద KCLను వర్తింపచేయండి ఇక్కడ కూడా KCLను వర్తింపచేయండి కరెంట్ i1 నోడ్ 2 లోపలికి ప్రవేశిస్తుంది మరియు i 3 బయటకు వెళుతుంది మరియు 5i 1 కూడా ఇది డిపెండెంట్ కరెంట్ సోర్స్ ఇది కూడా బయటకు వెళుతుంది కాబట్టి ఇది వాస్తవానికి అవసరం ఇది వాస్తవానికి ఈ 5 i 1 ఇది 5 i 1 కాబట్టి ఇది కాబట్టి i1 5 i 1 i 3 కాబట్టి మొదట దాన్ని శుభ్రం చేద్దాం కాబట్టి i3 5 i1 i1 కాబట్టి ఇది i 3 5 i 1 రెండూ కరెంట్ i2 i 1 గా ఉన్నాయి కాబట్టి i1 i3 5 i1 లేదా i3 4 i1 ఈ సమీకరణం ఇప్పుడు లూప్ 1లో KVL ను వర్తింపజేయండి KVL ను లూప్ 1 లో వర్తింపజేస్తే ఈ లూప్ కాబట్టి నేను ఇక్కడ వ్రాస్తున్న విధానాన్ని చూస్తాము కాబట్టి నేను v0 నుండి వ్రాస్తున్నాను కాబట్టి టెర్మినల్ మొదట వస్తుంది v0 మళ్ళీ సవ్యదిశ వారీగా టెర్మినల్ మొదట వస్తుంది v1 మొదట వస్తుంది మరియు ఇక్కడ అది ఇది సైన్ క్లాక్ వారీగా అలా కదులుతోంది v 2 0 కాబట్టి ఇది v0 v 1 v 2 0 కాబట్టి v0 2 i 1 ను ఉంచండి ఎందుకంటే ఇది v0 మరియు ఇది ఈ కరెంట్ i 1 పాజిటివ్ టెర్మినల్ Ωs లా ప్రకారం ప్రవేశిస్తుంది కాబట్టి v0 2 i 1 కాబట్టి ఇక్కడ ఇది v0 2 i 1 ఇప్పుడు v 1 ఇక్కడ ఉంది కరెంట్ i3 వాస్తవానికి పాజిటివ్ టెర్మినల్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి v1 అనేది 2 2 5 i 3 అవుతుంది కాబట్టి ఇక్కడ v1 అనేది 2 5 i 3 v 2 10 i2 ఇది v2 మరియు Ωs లా ప్రకారం ఈ i2 కరెంట్ పాజిటివ్ టెర్మినల్ లోకి ప్రవేశిస్తుంది కాబట్టి v2 ఇది 10 i2 అవుతుంది అందుకే ఇది 10 i2 కాబట్టి 10 i2 0 ఇప్పుడు సమీకరణం 3 మరియు 1 ఉంది సమీకరణం 1 ఇవ్వబడుతుంది సమీకరణం 3 ఉంది కాబట్టి సమీకరణం 3 మరియు అన్నింటికీ ప్రతిక్షేపించండి మరియు సరళీకృతం చేయడం వలన i1 20 ఆంపియర్ వస్తుంది కాబట్టి ఇది ఇప్పుడు అర్థమయ్యేలా ఉంది ఇప్పుడు అక్కడ ఖచ్చితంగా ఏమీ ఉండదు ప్పుడు ఏ సమస్య ఉండకూడదు 3 2 మరియు 1 సమీకరణం నుండి సమీకరణం 1 మరియు 2 నుండి ఈ సంబంధం 2 నుండి ఈ సంబంధం ఉంది మరియు 3 లో ప్రతిక్షేపించారు ఈ విషయాలన్నీ ఇక్కడ ఉంచబడ్డాయి కాబట్టి పరిష్కరించిన తర్వాత i1 20 ఆంపియర్ పొందుతారు కాబట్టి v0 2 i 1 ఎందుకంటే ఇది v0 2 i 1 2 i 1 కాబట్టి v0 2 20 40 వోల్ట్ ఇప్పుడు v1 2 5 i3 5 మరియు i3 4 i 1 మరియు i1 20 కాబట్టి అంటే 2 కాబట్టి ఇది 200 వోల్ట్ మరియు v 2 10 i2 కాబట్టి 10 i2 చూస్తే దీనిని i2అని i2 4 i1 ఇక్కడ ఒక విషయం రాయండి i2 4 i 1 మరియు i 1 20 వచ్చింది అది 20 i 2 4 16 ఆంపియర్ కాబట్టి నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టి కొంచెం మీరు చేయాలి ఇది సాధారణ విషయం కాబట్టి ఇక్కడ 10 4 20 చూస్తే 16 10 160 వాట్ క్షమించండి వోల్ట్ అది వోల్ట్ కాబట్టి v 2 160 వోల్ట్ కాబట్టి కిర్చాఫ్ మొదటి సూత్రం మరియు రెండవ సూత్రం అధ్యయనం చేశాము న్యూమెరికల్స్ అన్నీ డిపెండెంట్ వోల్టేజ్ మరియు కరెంట్ సోర్స్ ని పరిగణనలోకి తీసుకొని మరియు తీసుకోకుండా చేయగలిగాము పొలారిటీ కన్వెన్షన్ మరియు KCL మరియు KVL ను ఎలా వర్తింపజేయాలి మరియు వోల్టేజ్ డ్రాప్ లేదా వోల్టేజ్ పెరుగుదల ఎలా ఉంటుంది ఈ విషయాలన్నీ మరియు Ωs లా మరియు KCL మరియు KVL లతో పాటు తెలుసుకున్నాము మళ్ళీ కలుద్దాం